స్వాగతం ఈరోజు ఉపన్యాసం 47 లో మనము ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్వెక్టర్ల లపై మన చర్చను కొనసాగిస్తాము ముఖ్యంగా ఈ రోజు మనం ఐగెన్వాల్యూల మూల్యాంకనం పై ఎక్కువ దృష్టి పెడతాము మరియు కొన్ని మంచి వర్కవుట్ సమస్యలు చర్చిస్తాము ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యూలు మరియు ఐగెన్వెక్టర్లను కనుగొంటాము చాలా సరళమైన మ్యాట్రిక్స్ ని మనం 2 స్క్వేర్ రూట్ మైనస్ 2 మరియు తరువాత స్క్వేర్ రూట్ 2 మరియు మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ 2 తీసుకున్నాము మరియు ఇది ఇక్కడ కాబట్టి ఐగెన్వాల్యూలను కనుగొనడానికి మొదటి దశగా మనం వ్రాయవలసిన లక్షణ సమీకరణం ఈ A λI 0 యొక్క డెటర్మనెంట్ అది మన వద్ద ఉన్న క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ 2 2 2 1 0 λ⇒λ 3 0 కాబట్టి ఇక్కడ వికర్ణ ఎంట్రీలు నుండి వ్యవకలనం చేయబడుతుంది మరియు ఇది కేవలం మ్యాట్రిక్స్ A కాబట్టి ఇక్కడ మనకు ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ఉంది దీనికి రెండు ఐగెన్వాల్యూలు 1 02 3 ఉన్నాయని చెబుతుంది ఇక్కడ ఐగెన్వాల్యూలు 1 02 3 కాబట్టి ఇప్పుడు మొదటి గా 10 కి అనుగుణమైన ఐగెన్వెక్టర్ కి ఐగెన్వాల్యూను లెక్కిస్తాము మనము ఈ సరళ సమీకరణం యొక్క వ్యవస్థను పరిష్కరించాలి A xIx 0 10 కనుక ఈ పరిష్కారం కేవలం Ax 0 గా ఉంది లేదా మనము శూన్య స్థలం పొందడానికి ప్రయత్నిస్తున్న Ax 0 లేదా బేసిస్ ఆధారంగా నల్ స్పేస్ ఐగెన్వెక్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీవికి చేరుకోవడానికి 1 2 2 2 x1 x2 0 0 x1 x2 α√2 1 ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఎచెలాన్ రూపాన్ని తగ్గించే రో కాబట్టి మనకు ప్రాథమికంగా ఈ మొదటి సమీకరణం ఉంది ఇది 2 x1 2x2 0 మరియు మనకు ఒక ఉచిత వేరియబుల్ ఉంది అది మనకు కావలసినదాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఈ x2ను ఫ్రీ వేరియబుల్ గా తీసుకుందాం ఎందుకంటే మన సంకేతాల ప్రకారం ఇక్కడ ఇది మొదటి p కాబట్టి ఈ x1 ఉచితం కాదు మనం x2 ను ఫ్రీ గా తీసుకోవచ్చు కాని ఏ సందర్భంలోనైనా మనం వాటిలో దేనినైనా తీసుకోవచ్చు మరియు ఇచ్చిన సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము x2 ను ఎంచుకోవచ్చు మరియు తరువాత మనం x1 ను పొందవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఒక వెక్టర్ X2 ను ఫ్రీ వేరియబుల్ ఆల్ఫాగా తీసుకున్నాము ఆపై x1 12 1 గా వస్తోంది కాబట్టి మనం ఇక్కడ వెక్టర్ 12 1 గా తీసుకోవచ్చు ఇది 1 అవుతుంది కాబట్టి ఈ వెక్టర్ ను మనం 12 1 లేదా 12 1 గా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏ సంఖ్యతోనైనా మనం గుణింస్తే వెక్టార్ యొక్క క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ లక్షణం వెక్టర్ లేదా ఐగెన్వెక్టర్ λ1 0 సంబంధించినది వస్తుంది అదేవిధంగా మనం 2 3 ఐగెన్వెక్టర్ కోసం కూడా చూడవచ్చు కాబట్టి ఈసారిA xIx 0 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ను పరిష్కరించాలి ఆపై మ్యాట్రిక్స్ నుండి A తీసివేయబడుతుంది 1 2 2 2 x1 x2 0 0 x1 x2 α√2 1 ఐగెన్వేక్టర్స్ 1 2 √2 1 కాబట్టి ఈ సందర్భంలో 0 కి అనుగుణమైన ఐగెన్వేక్టర్లు 1 మరియు 2 మరియు ఇక్కడ మనకు 2 మరియు 1 గా ఉంది ఈ ఐగెన్ వెక్టర్స్ సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని మనం గమనించవచ్చు మరియు మునుపటి ఉపన్యాసంలో నేను చెప్పినట్లుగా ఈ ఫలితాన్ని కూడా మనము అధికారికంగా రుజువు చేస్తాము మనకు ఐగెన్వెక్టర్లు ఉన్న విభిన్న ఐగెన్వాల్యూలకు అనుగుణంగా సమితి సరళంగా ఆధారపడి ఉంటుంది విభిన్న ఐగెన్వాల్యూలకు అనుగుణమైన ఐగెన్వేక్టర్లు ఎల్లప్పుడూ లీనియర్లీ ఇండిపెండెంట్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉన్నాయని కూడా మనం ఇక్కడ తనిఖీ చేయవచ్చు ఇది మరొక సమస్య A 3 2 0 2 3 0 0 0 5 కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3×3 మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యూలు మరియు ఐగెన్వెక్టర్లను కనుగొనాలనుకుంటున్నాము మనం మళ్ళీ ఈ దశలను అనుసరించాలి మొదటగా మనం అక్కడ నుండి క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ వ్రాసి ఐగెన్వాల్యూలను పొందవచ్చు కాబట్టి క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ డెటర్మనెంట్స ఆఫ్ A λI లొ లాంబ్డాను మనకు ఉన్న అన్ని డియాగోనల్ ఎంట్రీ ల నుండి 3 × 3 ను మరియు 5 ను తీసివేయాలి ఇది ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ మరియు తరువాత మనము ఈ డెటర్మనెంట్ని అంచనా వేయాలి అది అంత కష్టం కాదు కాబట్టి మనకు ఈ 3 λ 2 0 2 3 λ 0 0 0 5 λ 0 λ 1λ 520 ఐగెన్వాల్యూలు 1 123 5 కాబట్టి ఇప్పుడు రెండు ఐగెన్వాల్యూలు 1 మరియు 5 మనం ప్రతిదానికి అనుగుణంగా ఉన్న ఐగెన్వేక్టర్లు ను లెక్కించాలి మనము 11 తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ A λIx0 మరియు ఇక్కడ మనకు A 3 2 0 2 3 0 0 0 5 లభిస్తుంది కాబట్టి ఇక్కడ λI మరియు 1 1 కాబట్టి 1 డయాగొనల్ నుండి తీసివేయబడుతుంది మరియు అది మన మ్యాట్రిక్స్ అవుతుంది 2 2 0 2 2 0 0 0 4 x1 x2 x3 0 0 0 x1 x2 x3 1 1 0 ఈ సమీకరణానికి పరిష్కారంగా మనము దీనిని x1 x2 x3 1 1 0 గా రాస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఈ వ్యవస్థ యొక్క పరిష్కారం 1 1 0 మరియు అది ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్ యొక్క నల్ స్పేస్ యొక్క జనరేటర్ కాబట్టి ఈ నల్ స్పేస్ నుండి మనం ఏదైనా నాన్ జీరో వెక్టర్ ని ఎంచుకోవచ్చు కాబట్టి మనం నాలుగు1 1 0 తీసుకోవచ్చు లేదా ఈ ఐగెన్వెక్టర్ కు అనుగుణమైన ఐజెన్వాల్యు 1 1 అవుతుంది మనకు ఈ 235 ఉంది మరియు ఈ ఇచ్చిన A కోసం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ను ఏర్పాటు చేస్తే ఈ సందర్భంలో డయాగొనల్ ఎంట్రీ నుండి 5 తీసివేయబడుతుంది 2 2 0 2 2 0 0 0 0 x1 x2 x3 0 0 0 x21x32 x1 α1 x1 x2 x3 1 1 1 0 20 0 1 ఇక్కడ మనకు ఈ 2 జనరేటర్లు 1 1 0 మరియు 4 ఆల్ఫా 0 0 1 ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో మనకు ఇచ్చిన అవకలన సమీకరణాలు ను సంతృప్తి పరిచేందుకు ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ 1 1 0 మరియు 0 0 1 ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరిచింది మరియు ఈ రెండు కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉండి రేఖీయ కలయిక 12 0 2 మనము కోరినట్లయితే 1 2 0 కి సమానంగా ఉండాలి ఈ సందర్భంలో సులభంగా లీనియర్ ఇండిపెండెంట్సి ని చెక్ చేయుటకు ఈ λ 5 కి అనుగుణంగా మనం పునరావృతమయ్యేవపొందుతున్నా ఐగెన్వాల్యూ పొందుతున్నాము ఇది రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్లను A λIx0 ని పొందుతున్నాము కాబట్టి ప్రాథమికంగా λ 5కి అనుగుణంగా మనకు 2 ఐగెన్వెక్టర్లు లభిస్తున్నాయి లేదా 2 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లను మనము ఈ సందర్భంలో పొందుతున్నాము ఇప్పుడు ఇక్కడ మరొక సమస్యను పరిశీలిస్తే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్స్పేస్ A 2 1 0 0 0 2 1 0 0 0 2 1 0 0 0 2 క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ det A λI 0 2 1 0 0 0 2 1 0 0 0 2 1 0 0 0 2 0 2 λ4 0 ఐగెన్వాల్యూలు λ 2 2 2 2 కాబట్టి మనకు ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ గా వచ్చింది మరియు ఇక్కడ మనము తగ్గిన ఫారమ్ పొందడానికి ఏమీ చేయనవసరం లేదు ఎందుకంటే ఈ నిర్మాణాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలం ఇది ఇప్పటికే తగ్గిన ఎచెలాన్ రూపం ఈ ప్రత్యేక ఉదాహరణలో 2 4 సార్లు పునరావృతం అయినప్పటికీ ఇక్కడ మనకు ఒక ఫ్రీ వేరియబుల్ మాత్రమే ఉంది కాని మనం ఇక్కడకు వచ్చేది ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ మాత్రమే లభిస్తుంది అయితే మునుపటి ఉదాహరణలో ఐగెన్వాల్యూ రెండుసార్లు పునరావృతమైంది మరియు మనము ఈ ఈక్వేషన్ యొక్క రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ ని కూడా పొందుతున్నాము కానీ ఇప్పుడు 1 ఐగెన్వెక్టర్ను నాలుగుసార్లు పునరావృతం చేసినప్పటికీ పునరావృతమయ్యే ఐగెన్వాల్యూ 2 ను మాత్రమే పొందుతున్నాము కాబట్టి ఈ ఐజెన్వాల్యూ ఆధారంగా ఏదైనా సాధ్యమేనని ఈ ఉదాహరణతో మనం ఇప్పుడు చర్చించాలనుకుంటున్నాము ఇది చాలాసార్లు పునరావృతమవుతుందా లేదా అనే దాని గురించి మనం ఏదైనా క్లెయిమ్ చేయలేము అంటే నేను నేరుగా ఐగెన్వాల్యూని చూడటం అంటే మనం ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లను చేస్తామని క్లెయిమ్ చేయలేము ఇక్కడ ఐగెన్వాల్యూ 4 సార్లు పునరావృతమైంది కాని మనకు ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ మాత్రమే లభిస్తుంది మరియు ఇది 1 0 0 0 ఈ సందర్భంలో ఐగెన్వేక్టర్స్ λ2 A 2 1 0 0 0 2 1 0 0 0 2 1 0 0 0 2 A xIx 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 x1 x2 x3 x4 0 x1 x2 x3 x4 α1 0 0 0 అందువల్ల బేసిస్ యొక్క ఐగెన్ స్పేస్ 1000T ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యూలు మరియు ఐగెన్వేక్టర్ల కోసం మనం చూస్తున్న మరొక ఉదాహరణ A 1 1 2 3 కాబట్టి ఇక్కడ మనము det A λI 0ను లెక్కించినట్లయితే ⟹1 λ 1 2 3 λ 0 ⟹2 4λ50 ⟹λ2±i కానీ ఈ సందర్భంలో మనకీ 2 సంక్లిష్ట విలువలు ని ఇక్కడ ఐగెన్వాల్యూలు గా పొందుతున్నాము కాబట్టి మ్యాట్రిక్స్ ఎంట్రీలు నిజమైనవని మనకు రియల్ మ్యాట్రిక్స్ ను కలిగి ఉండవచ్చని మళ్ళీ చూపిస్తుంది అయితే ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ యొక్క కాంప్లెక్స్ మూలాలను మనం పొందవచ్చు అంటే ఐగెన్వాల్యూలు కాంప్లెక్స్ గా ఉండవచ్చు కాబట్టి రియల్ మ్యాట్రిక్స్ లో సంక్లిష్టమైన ఐగెన్వాల్యూలు ఉండవచ్చు మరియు ఐగెన్వెక్టర్లు ఇప్పుడు ఈ 1 2 i మొదటి ఐగెన్వాల్యూకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనకు 1 ఐగెన్ విలువ 2 i మరొకటి 2 i ఈ ఐజెన్వాల్యూలు ఎల్లప్పుడూ కాంజుగేట్ రూపంలో కనిపిస్తాయని తరువాత మనం చూస్తాము ఎందుకంటే రూట్ ఎల్లప్పుడూ అక్కడ కనిపిస్తుంది మరియు మనకు ఐగెన్వేక్టర్ల కోసం ఆసక్తికరంగా ఈ కాంజుగేట్ ఐగెన్వాల్యూలకు అనుగుణంగా ఉంటుంది

కాబట్టి సాధారణంగా మనకీ A ఒక రియల్ మ్యాట్రిక్స్ మరియు క్లిష్టమైన ఐగెన్వాల్యుస్ ఫలితంగా ఉన్నాయి అప్పుడు ఈ కాంజుగేట్ కాబట్టి ఐగెన్వాల్యూ అప్పుడు కాంజుగేట్ కూడా ఐగెన్వాల్యూ అవుతుంది మరియు ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ నుండి వచ్చే కాంజుగేట్ ఎల్లప్పుడూ రూట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ Axλx నుండి మనము రెండు వైపులా కాంజుగేట్ తీసుకుంటే మనకు A రియల్ మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఈ Axx మళ్ళీ మనకు ఈ ఐగెన్వాల్యూలు ఐగెన్వెక్టర్ ఈక్వేషన్ కోసం సంతృప్తి చెందింది xx యొక్క కాంజుగేట్ మరియు కుడి చేతి వైపు కేవలం x కాబట్టి ఇప్పుడు x యొక్క సంయోజక x అవుతుంది మరియు యొక్క సంబంధిత ఐగెన్ వెక్టర్ x అవుతుంది కాబట్టి ఈ గణన నుండి ఈ ఫలితం మనకు తెలిసినందున మనం దీనిని లెక్కించాల్సిన అవసరం లేదు ఒకసారి మనకు ఐగెన్వెక్టర్ ఒక కాంప్లెక్స్ విలువ కు అనుగుణంగా ఉంటుంది మరియు దాని కాంజుగేట్ ఇతర కాంజుగేట్ ఐగెన్వాల్యూ యొక్క ఐగెన్వెక్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు కాంజుగేట్ రూట్స్ గురించి లేదా కాంజుగేట్ ఐగెన్వాల్యూలు కాంప్లెక్స్ కంజుగేట్ గురించి ఆసక్తికరమైన ఫలితం ఉంది ఐగెన్వాల్యూలకు అనుగుణమైన ఐగెన్వేక్టర్లు సంఖ్యా గణనలలో గమనించాము కాబట్టి ఈ సందర్భంలో విభిన్నమైన లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి ఇది మనకు ఉన్న లెక్కల కోసం కనీసం మరియు రియల్ మ్యాట్రిక్స్ అని మనం ఇక్కడ కాంప్లెక్స్ అయిన ఐగెన్వాల్యూలను కలిగి ఉండవచ్చని గమనించాము కాబట్టి ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది మరియు ఐగెన్వాల్యూలు మరియు ఐగెన్వెక్టర్లు రెండూ సరైన కాంప్లెక్స్ కాంజుగేట్ జత కాబట్టి ఒకసారి మనకు ఐగెన్వాల్యూ వలె కాంప్లెక్స్ విలువ ఉంటే దాని కాంజుగేట్ ఉంటుంది మరియు ఐగెన్వెక్టర్లు కూడా కంజుగేట్ జతలుగా ఉంటాయి కాబట్టి ఇది మనం చూసిన ఆసక్తికరమైన ఫలితం మరియు ఇది సాధారణంగా మనం చూపించిన ఉదాహరణ కోసం కాదు ఇక్కడ ఉపయోగించిన సూచనలు ఇవి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు